అందరికీ నమస్కారం చివరి అధ్యాయం లో మేము RF స్విచ్ల గురించి మాట్లాడాము మరియు RF స్విచ్లలో మా ప్రధాన చర్చ సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్లపై ఉంది మరియు ఈ స్విచ్లు PIN డయోడ్లను ఉపయోగించి రియలైజ్ చేయబడ్డాయి కాబట్టి మేము PIN డయోడ్ యొక్క సర్క్యూట్ కాన్ఫిగరేషన్ను పరిశీలించాము మరియు PIN డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు దీనిని సిరీస్ రెసిస్టెన్స్ మరియు సిరీస్ ఇండక్టెన్స్ ద్వారా సూచించవచ్చు అని కూడా చూశాము PIN డయోడ్ ను రివర్స్ బయాస్ చేసినప్పుడు ఇది Cj రెసిస్టెన్స్ Rr తో సిరీస్లో రూపొందించబడింది అప్పుడు మేము SPST యొక్క అనేక కాన్ఫిగరేషన్స్ గురించి చర్చించాము కాబట్టి మేము సిరీస్ SPST స్విచ్తో చర్చను ప్రారంభించాము మరియు దాని కోసం మేము వాస్తవానికి ABCD పారామితులను పొందాము ABCD పారామితుల నుండి మేము S పారామితులను కనుగొన్నాము మరియు తరువాత ఇన్సర్షస్ లాస్ మరియు ఐసోలేషన్ కోసం వ్యక్తీకరణ ను పొందాము కాబట్టి స్విచ్ ఆన్ స్థానం లో ఉన్నప్పుడు ఇన్సర్షస్ లాస్ నిర్వచించబడుతుంది ఆఫ్ స్థానం లో ఉన్నప్పుడు ఐసోలేషన్ నిర్వచించబడింది అప్పుడు ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ కోసం మేము బయాసింగ్ సర్క్యూట్ చూశాము ఆపై సిరీస్ SPST యొక్క మైక్రో స్ట్రిప్ రియలైజేషన్ చూశాము ADS సాఫ్ట్వేర్ను ఉపయోగించి సర్క్యూట్ సిములేషన్ ను కూడా మేము మీకు చూపించాము ఆపై మేము ఫలితాల గురించి చర్చించాము మరియు డయోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఇన్సర్షస్ లాస్ 1 dB కన్నా తక్కువ అని నేను మీకు చూపించాను ఐసోలేషన్ 10 dB లేదా 2 GHz వరకు మాత్రమే ఉంటుంది 2 GHz దాటితే ఐసోలేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇది 2 GHz ని మించి ఉపయోగించడం వల్ల మంచి కాన్ఫిగరేషన్ ఇవ్వదు ఆ తరువాత మేము షంట్ SPST స్విచ్ గురించి చర్చించాము అక్కడ డయోడ్ షంట్ కాన్ఫిగరేషన్లో అమర్చబడింది మళ్ళీ మేము ABCD పారామితులను మరియు తరువాత ఇన్సర్షస్ లాస్ తో పాటు ఐసోలేషన్ కనుగొన్నాము మేము బయాసింగ్ సర్క్యూట్ కూడా చూశాము అప్పుడు మేము సిరీస్ షంట్ స్విచ్ గురించి మాట్లాడాము మరియు ఈ సర్క్యూట్ను క్యాస్కేడ్ ABCD పరామితిని ఉపయోగించి విశ్లేషించవచ్చు కాబట్టి సిరీస్ ఎలిమెంట్ యొక్క ABCD పారామితులు మరియు షంట్ ఎలిమెంట్ యొక్క ABCD పారామితులు కూడా మనకు తెలుసు ఈ రెండింటి ని గుణించడం మరియు సరళీకృతం చేయడం వల్ల మనకు ఇన్సర్షస్ లాస్ మరియు ఐసోలేషన్ కోసం వ్యక్తీకరణ లభిస్తుంది ఆపై సిరీస్ షంట్ మరియు సిరీస్ షంట్ స్విచ్ కోసం పెర్ఫార్మన్స్ ఏమిటి కాబట్టి సిరీస్ షంట్ కాంబినేషన్ కోసం ఇన్సర్షస్ లాస్ దాదాపు 0 1 dB అయితే ఐసోలేషన్ దాదాపు 20 dB అని మేము చూశాము ఆ తరువాత మేము 3 ఎలిమెంట్స్ PIN డయోడ్ స్విచ్ను మరియు 5 ఎలిమెంట్స్ PIN డయోడ్ స్విచ్లను చూశాము కాబట్టి ఈ రోజు మనం సిరీస్ సింగిల్ పోల్ డబుల్ త్రో అయిన తదుపరి కాన్ఫిగరేషన్ గురించి చర్చించబోతున్నాము కాబట్టి సింగిల్ పోల్ డబుల్ త్రోను SPDT అని సంక్షిప్తీకరించారు మరియు దీనిని సాధారణం గా SP2T అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ భావన ఏమిటో చూద్దాం కాబట్టి ఈ నిర్దిష్ట పోర్టులో ఇన్ పుట్ ఇవ్వబడుతుంది మరియు అది అవుట్ పుట్ 1 కి వెళ్ళవచ్చు లేదా అవుట్ పుట్ 2 కి వెళ్ళవచ్చు ఇది డయోడ్ లు D1 మరియు D2 ఎలా బయాసింగ్ లో ఉన్నాయో అన్న దానిపై ఆధారపడి ఉOటుంది కాబట్టి D1 ఫార్వర్డ్ బయాస్ మరియు D2 రివర్స్ బయాస్ అనేది ముఖ్యం కాబట్టి D1 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇన్ పుట్ అవుట్ పుట్ 1 కి వెళుతుంది కాబట్టి D1 ఆన్ మరియు D2 ఆఫ్ అయినప్పుడు ఇన్ పుట్ అవుట్ పుట్ 1 కి వెళుతుంది దయచేసి ఈ రెండూ ఆన్లో ఉండ కూడదని నిర్ధారించుకోండిఈ రెండూ ఆన్లో ఉంటే ఇది పవర్ డివైడర్ నెట్వర్క్ లాగా ఉంటుంది మరియు ఈ రెండు డయోడ్లు ఆఫ్లో ఉంటే అప్పుడు ప్రతి దీ ఇన్ పుట్ వైపుకు తిరిగి ప్రతిబింబిస్తుంది కాబట్టి మేము ఆ ప్రత్యేక పరిస్థితి లో ఇన్ పుట్ అవుట్ పుట్ 2 కు పంపాలనుకున్నప్పుడు D2 ఫార్వర్డ్ బయాస్ అయి ఉండాలి మరియు D1 రివర్స్ బయాస్ అయి ఉండాలి ఇప్పుడు అదే SPDT ని రియలైజ్ చేయడానికి షంట్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు డయోడ్ D1 మరియు డయోడ్ D2 ఉన్నాయని మీరు చూడ వచ్చు మరియు అవి షంట్ కాన్ఫిగరేషన్లో అనుసంధానించబడి ఉన్నాయి ఏదేమైనా ఇక్కడ ఒక అదనపు విషయం ఉంది ఇక్కడ ఒక లైన్ పొడవు λ 4 లైన్ పొడవు λ 4 ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ పొడవు యొక్క ఉద్దేశ్యం ఏమిటో నేను మీకు వివరిస్తాను కాబట్టిఇన్ పుట్ ఈ పోర్ట్ నుండి వచ్చినప్పుడు D1 ఆన్లో ఉందని అనుకోండి మరియు D1 ఆన్లో ఉన్నప్పుడు ఇది ఆఫ్ అయి ఉండాలి కాబట్టి ఇది ఆఫ్లో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది ఇది ఆఫ్లో ఉంది కాబట్టి ఇన్పుట్ ఇక్కడ నుండి ఈ వైపుకు వెళుతుంది మరియు ఇది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అవుట్ పుట్ 1 కి ఏమీ వెళ్ళదు కాని మనకు ఈ λ 4 లేకపోతే ఆ ప్రత్యేక సందర్భం లో ఏమి జరుగుతుంది D1 ఇక్కడే అనుసంధానించబడి ఉంటే మరియు అది ఫార్వర్డ్ బయాస్ అయితే అది షార్ట్ సర్క్యూట్ అని అర్ధం అయితే వాస్తవానికి ఇక్కడ ఏమీ జరగదు కానీ ప్రతిదీ తిరిగి ప్రతిబింబిస్తుంది కానీ ఈ పొడవు λ 4 ఉంచడం ద్వారా ఇప్పుడు ఏమి జరుగుతుంది D1 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు అంటే ఇది షార్ట్ సర్క్యూట్ ఆపై AA' నుండి చూస్తే ఇంపెడెన్స్ D1 కి అనుగుణంగా ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి D1 షార్ట్ అవుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పని చేస్తుంది కాబట్టి ఈ వైపు లోడింగ్ ఉండదు మరియు D2 ఆఫ్లో ఉంది అంటే ఇక్కడ నుండి ఇన్ పుట్ అవుట్ పుట్ 2 కి వెళుతుంది మరియు D2 ఆన్ మరియు D1 ఆఫ్ అయినప్పుడు ఇది రివర్స్ అవుతుంది కాబట్టి D1ఆఫ్లో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ఇక్కడ నుండి అవుట్ పుట్ 1 కి వెళ్తాయి మరియు D2 షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ సమయంలో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఇది ఈ నిర్దిష్ట ఇన్ పుట్ కోసం లోడింగ్ చేయదు అది అవుట్ పుట్ 1 కి మాత్రమే వెళ్తుంది కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క ప్రతికూలత ఏమిటంటే λ 4 సెక్షన్ కారణం గా బ్యాండ్విడ్త్ పరిమితం అవుతుంది ఏదేమైనా నారో బ్యాండ్ అప్లికేషన్ కోసం ఇది చాలా మంచి సర్క్యూట్ ఇప్పుడు ఈ 2 ప్రత్యేక కాన్ఫిగరేషన్ల ప్రతిస్పందన లను చూద్దాం కాబట్టి ఇక్కడ మీరు చూడ వచ్చు ఈ 2 PIN డయోడ్ లు సిరీస్ పద్ధతి లో అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇక్కడ 2 డయోడ్ లు పారలెల్ పద్ధతి లో అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇవి సిరీస్ మరియు షంట్ కోసం విలక్షణమైన ఇన్సర్షన్ లాస్ మరియు స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇవి ఫలితాలు అంటే ఐసొలేషన్ కాబట్టి ఇక్కడ మనకు ఏమి ఉందో చూద్దాం కాబట్టి ఇది మొదటి సిరీస్ SPDT కాన్ఫిగరేషన్ ఇన్సర్షన్ లాస్ సాపేక్షం గా ఫ్లాట్ అని మీరు చూడ వచ్చు ఇది దాదాపు 0 1 dB ఉంటుంది ఇది చాలా మంచిది కానీ ఏదేమైనా ఈ λ 4 సెక్షన్ కారణం గా సెంటర్ ఫ్రీక్వెన్సీ 3 GHz వద్ద ఇన్సర్షన్ లాస్ తక్కువగా ఉంటుంది మరియు మేము డీవియేట్ అయ్యేకొద్దీ ఇన్సర్షన్ లాస్ పెరుగుతుంది 5 GHz వరకు ఇన్సర్షన్ లాస్ ఇప్పటి కీ దాదాపు 0 2 dB ఉందని మీరు చూడ వచ్చు ఇది చాలా అప్లికేషన్స్ కు ఆమోదయోగ్యమైనది ఐసోలేషన్ గురించి చూద్దాం కాబట్టి ఐసోలేషన్ చాలా మంచిది ఇది తక్కువ ఫ్రీక్వెన్సీ రీజియన్ లో 20 dB కన్నా ఎక్కువ అని మీరు చూడ వచ్చు కానీ అయినప్పటి కీ ఇది అధిక ఫ్రీక్వెన్సీ పాయింట్ల వద్ద తగ్గుతుంది కాబట్టి మళ్ళీ తక్కువ ఫ్రీక్వెన్సీ రీజియన్ కి ఇది ఉపయోగ పడుతుంది మరియు అధిక ఫ్రీక్వెన్సీ రీజియన్ లో ఐసోలేషన్ తక్కువ అవుతుంది ఇప్పుడు PIN డయోడ్ను ఉపయోగించటానికి బదులుగా నేను ఇంతకు ముందు చెప్పినట్లు గా మీరు MESFET ను ఉపయోగించవచ్చు మీకు MOSFET గురించి తెలుసు MOSFET అనేది మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అయితే మెస్ఫెట్ మెటల్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కాబట్టి PIN డయోడ్ను ఉపయోగించటానికి బదులుగా మీరు మెస్ఫెట్ను ఉపయోగించవచ్చు కాబట్టి షంట్ కాన్ఫిగరేషన్ కోసం ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి షంట్ కాన్ఫిగరేషన్లో MESFET అనుసంధానించబడిందని మీరు చూడ వచ్చు మరియు మాకు ఇక్కడλ 4 సెక్షన్ ఉంది λ 4 సెక్షన్ ఇక్కడ ఇన్ పుట్ కి ఇవ్వబడింది కాబట్టి ఇది ఆఫ్లో ఉంటే ఇన్ పుట్ ఆ నిర్దిష్ట సమయంలో ఇక్కడకు వెళ్తుంది తద్వారా ఇది పోర్ట్ 3 కి ఏమీ వెళ్ళదు మరియు ఇన్ పుట్ పోర్ట్ 1 నుండి పోర్ట్ 3 కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇది ఆఫ్ అయి ఉండాలి మరియు ఇది ఆన్ అయి ఉండాలి ఇప్పుడు MESFET కోసం అవుట్ పుట్ టెర్మినల్ వద్ద పెద్ద కెపాసిటెన్స్ అనుబంధించబడింది కాబట్టి పెద్ద కెపాసిటెన్స్ను భర్తీ చేయడానికి మరియు ఇండక్టర్ను ఉంచవచ్చు మరియు ఇండక్టర్ ను ఉంచడం ద్వారా పనితీరు మెరుగుపరచవచ్చు కాబట్టి ఇక్కడ ఫలితాలను చూద్దాం ఇక్కడ కంపెన్సేషన్ లేకుండా ఇన్సర్షస్ లాస్ ఉంది మరియు కంపెన్సేటెడ్ L C కారణంగా ఇన్సర్షస్ లాస్ తగ్గినట్లు మీరు చూడ వచ్చు ఇప్పుడు ఐసొలేషన్ ఫలితాలను చూద్దాం కాబట్టి ఇది అన్ కంపెన్సేటెడ్ MESFET కి ఫలితం మరియు కంపెన్సేటెడ్ MESFET కోసం ఇవి ఫలితాలు కాబట్టి ఈ మొత్తం ఫ్రీక్వెన్సీ 8 నుండి 12 GHz పరిధిలో కంపెన్సేటెడ్ MESFET ఐసోలేషన్ 25 dB కన్నా మంచిది అని మీరు చూడ వచ్చు కాబట్టి ఇప్పుడు సిరీస్ మాత్రమే లేదా షంట్ మాత్రమే ఉపయోగించకుండా సిరీస్ షంట్ SPDT స్విచ్ కలయికను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ఎలా రియలైజ్ చేయాలో చూద్దాం కాబట్టి సిరీస్ షంట్ SPDT స్విచ్ యొక్క మైక్రోస్ట్రిప్ వెర్షన్ ఇక్కడ ఉంది కాబట్టి దీనిని జాగ్రత్తగా చూద్దాం ఇన్ పుట్ ఇక్కడ నుండి వస్తోంది ఇన్ పుట్ ఇక్కడకు వస్తున్నప్పుడు కప్లింగ్ కెపాసిటర్ ఉందని మీరు చూడవచ్చు ఈ కప్లింగ్ కెపాసిటర్ DC ఓల్టేజ్ను బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది మరియు ఇక్కడ నుండి ఇన్పుట్ ఇక్కడకు వస్తుంది ఇప్పుడు ఈ ఇన్ పుట్ అవుట్ పుట్ 1 కి వెళ్ళవచ్చు లేదా డయోడ్ల యొక్క పరిస్థితులను బట్టి అవుట్ పుట్ 2 కి వెళ్ళవచ్చు కాబట్టిఇన్ పుట్ ను అవుట్ పుట్ 1 కు పంపించాలనుకుంటున్నామని చెప్పండి కాబట్టి ఆ ప్రత్యేక సందర్భం లో ఇక్కడ V ఉన్న ఓల్టేజ్ ఇవ్వాలి మరియు ఆ సమయంలో ఇది V అయి ఉండాలి కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మేము ఇక్కడ V ఇచ్చినప్పుడు కాబట్టి ఈ ప్లస్ ఓల్టేజ్ ఇక్కడ ఈ ప్రత్యేక మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఈ డయోడ్ కండక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మరియు ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఈ డయోడ్ ఆఫ్ స్థితి లో ఉంటుంది కాబట్టి ఇది ఆఫ్లో ఉంది ఇది ఆన్లో ఉంది కాబట్టి ఇన్ పుట్ ఈ ప్రత్యేక మార్గం ద్వారా అవుట్ పుట్ 1 కి వెళుతుంది అయితే ఆ నిర్దిష్ట సమయంలో ఇది రివర్స్ బయాస్ మరియు ఇది ఫార్వర్డ్ బయాస్ అయి ఉండాలి కాబట్టి అది ఎలా సాధించ బడుతుంది కాబట్టి ఈ ఓల్టేజ్ నెగిటివ్ గా ఉన్నప్పుడు చూద్దాం కాబట్టి ఈ నెగిటివ్ ఓల్టేజ్ ఈ డయోడ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ అంటే షార్ట్ అవుతుంది మరియు ఈ నెగటివ్ ఓల్టేజ్ రివర్స్ బయాస్ అని అర్ధం అంటే డయోడ్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఏమీ వెళ్ళదు మరియు మేము దాని రివర్స్ చేస్తే అంటే ఇప్పుడు ఈ ఓల్టేజ్ V మరియు ఇది V కాబట్టి ఇది V అయినప్పుడు ఈ డయోడ్ ఈ ప్రత్యేక మార్గం ద్వారా కండక్ట్ అవుతుంది మరియు ఇది కండక్ట్ అయినప్పుడు ఇది రివర్స్ బయాస్ అవుతుంది సరే కాబట్టి ఈ మార్గం ఇప్పుడు అవుట్ పుట్ 2 కోసం స్పష్టంగా ఉంది ఆ సమయంలో ఇది ఇప్పుడు మైనస్ కాబట్టి ఇది మైనస్ అయినప్పుడు ఈ డయోడ్ కండక్ట్ అవుతుంది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ మార్గాన్ని అందిస్తుంది మరియు ఈ డయోడ్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఇన్ పుట్ అవుట్ పుట్ 1 కి వెళ్ళదు ఇప్పుడు నేను ప్రస్తావించదలిచిన కొన్ని అదనపు విషయాలు ఉన్నాయి మరియు ఇవి బయాసింగ్ కి సంబంధించినవి బయాసింగ్ ఎలా జరిగింది మరియు ఈ λ 4 సెక్షన్ యొక్క పాత్రలు ఏమిటి కాబట్టి ఓల్టేజ్ నారో మైక్రోస్ట్రిప్ లైన్ ద్వారా వర్తించబడుతుంది ఇది కొంత మొత్తం లో ఇండక్టర్కు అందిస్తుంది మరియు ఈ ఇండక్టర్ AC ఫ్రీక్వెన్సీ వద్ద అధిక ఇంపెడెన్స్ను అందిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాచ్ పై పొర మరియు దిగువ గ్రౌండ్ లేయర్ మధ్య కెపాసిటెన్స్ను అందిస్తుంది కాబట్టి ఎగువ నుండి దిగువ పొర వరకు కెపాసిటెన్స్ ఉంటుంది ఇది ట్రాన్సియెంట్ ను అణిచివేసేందుకు మంచిది కాబట్టి ఇది ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అని చూద్దాం మరియు మనకు λ 4 పొడవు ఉంటుంది కాబట్టి ఓపెన్ షార్ట్ గా పనిచేస్తుంది మళ్ళీ మనకు λ 4 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ షార్ట్ ఓపెన్గా పనిచేస్తుంది అంటే AC సర్క్యూట్ కోసం ఇది సాపేక్షం గా ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అదేవిధంగా ఈ వైపు కూడా అదే కాన్ఫిగరేషన్ ఉపయోగించబడింది కాబట్టి ప్రాథమికం గా ఈ విషయాల ఉద్దేశ్యం ఏమిటంటే మృదువైన DC మార్గాన్ని అందించడం మరియు కావలసిన AC ఫ్రీక్వెన్సీ వద్ద ఓపెన్ సర్క్యూట్గా పనిచేయడం మళ్ళీ మీరు ఈ ప్రత్యేక భాగాన్ని చూస్తే ఈ పొడవు λ 4 కు సమానం కాబట్టి ఇది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమీ ఈ వైపుకు వెళ్ళదు కాబట్టి ఇక్కడ పునరావృతం కావడానికి Vs పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇన్ పుట్ అవుట్ పుట్ 1 కి వెళుతుంది మరియు ఈ ప్రత్యేకమైన విషయం పాజిటివ్ గా ఉన్నప్పుడు ఇన్ పుట్ అవుట్ పుట్ 2 కి వెళుతుంది కాబట్టి మేము ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఫ్యాబ్రికేట్ చేసాము మరియు ఫ్యాబ్రికేట్ ఫలితాన్ని మీకు చూపిస్తాను కాబట్టి ఇది సిరీస్ SPDT స్విచ్ కోసం మేము ఫ్యాబ్రికేట్ చేసిన సర్క్యూట్ యొక్క ఛాయాచిత్రం అని మీరు చూడవచ్చు మేము ఇన్ఫినియన్ PIN డయోడ్ను ఉపయోగించాము ఫార్వర్డ్ రెసిస్టెన్స్ రివర్స్ మరియు ఇతర పారామితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి ఫలితాలు ఏమిటో మీకు చెప్తాను కాబట్టి ఇన్ పుట్ పోర్ట్ మేము ఇక్కడ ఇన్ పుట్ ఇచ్చినప్పుడు ఇది 2 GHz ఫ్రీక్వెన్సీ కి దగ్గరగా డిజైన్ చేయబడింది 2 GHz ఇన్ పుట్ కోసం ఫలితాలు ఇక్కడ చూపించబడ్డాయి పోర్ట్ 2 మరియు పోర్ట్ 3 వద్ద మనకు ఏమి లభిస్తుందో చూద్దాం కాబట్టి ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు మరియు ఆ సమయంలో దీనిని రివర్స్ బయాస్ చేయాలి అప్పుడు ఇన్ పుట్ పోర్ట్ 2 కి వెళుతుంది కాబట్టి ఇది పోర్ట్ 2 యొక్క స్పందన అని మీరు చూడవచ్చు ఆ సమయంలో పోర్ట్ 3 కి ఏమీ వెళ్ళ కూడదు అయితే కొంత పవర్ పోర్ట్ 3 కి వెళ్తుందని మనం చూడ వచ్చు కాబట్టి మనం పొందుతున్న విలువలు ఏమిటో చూద్దాం కాబట్టి పోర్ట్ 2 వద్ద అవుట్ పుట్ 3 dB కాబట్టి ఇన్సర్షస్ లాస్ దాదాపు 3 dB అని మీరు చెప్పవచ్చు అయితే పోర్ట్ 3 వద్ద అవుట్ పుట్ 15 3 dB ఉంటుంది అంటే ఈ పోర్ట్ మరియు ఈ పోర్ట్ మధ్య ఐసొలేషన్ ఏమీ లేదు కానీ కేవలం 15 3 3 అంటే ఇది 12 కాబట్టి పోర్ట్ 2 మరియు పోర్ట్ 3 ల మధ్య ఐసొలేషన్ దాదాపు 12 3 dB మాత్రమే అనే అర్థం లో ఇది చాలా మంచి స్విచ్ కాదు సరే కాబట్టి మెరుగైన డిజైన్ చేయవలసి ఉంది మరియు వాస్తవానికి మంచి ఫలితాలను అందించే సిరీస్ మరియు షంట్ కలయికను ఉపయోగించవచ్చని నేను ప్రస్తావించాను కాబట్టి ఇప్పుడు వాణిజ్యపరం గా లభించే స్విచ్లో ఒకదాన్ని చూద్దాం కాబట్టి ఇది SP2T IC ఇది స్కై వర్క్స్ నుండి లభిస్తుంది ఇది ఇక్కడ దాని నెంబర్ ఇప్పుడు వారు ఈ స్విచ్ 0 01 నుండి 6 GHz వరకు పనిచేస్తుందని పేర్కొన్నారు అయితే ఈ ప్రత్యేకమైన విషయాన్ని రియలైజ్ చేయడానికి నేను ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్తున్నాను మొదట ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క PIN నెంబర్ లను చూద్దాం కాబట్టి మొత్తం 6 పిన్ నెంబర్ లు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఇది VDD అని చూడవచ్చు కాబట్టి మీరు ఇక్కడ సప్లై ఓల్టేజ్ను కనెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక పోర్టులో ఇన్ పుట్ ఇవ్వబడింది ఇక్కడ అవుట్ పుట్ ఈ వైపుకు వెళ్ళవచ్చు లేదా ఇక్కడ ఈ కంట్రోల్ ఓల్టేజ్ మీద ఆధారపడి ఇది ఈ వైపుకు వెళ్ళవచ్చు కాబట్టి ఈ IC ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి ఇక్కడ ఇన్ పుట్ ఉంది కాబట్టి స్విచ్ ఈ స్థితిలో ఉందో లేదో అనే దాన్ని బట్టి ఇన్ పుట్ RF1 కి వెళుతుంది మరియు స్విచ్ ఈ స్థితిలో ఉంటే ఇన్ పుట్ RF2 కి వెళుతుంది కాబట్టి మనకు VDD ఓల్టేజ్ ఉంది మరియు ఇది కంట్రోల్ ఓల్టేజ్ కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క పని తీరు ఏమిటో చూద్దాం కాబట్టి ఫలితాలు 0 నుండి 6 GHz వరకు ఇవ్వబడినట్లు చూడవచ్చు ఇన్సర్షస్ లాస్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంతటా దాదాపు 0 4 dB ఐసొలేషన్ కోసం పని తీరు ఏమిటో చూద్దాం కాబట్టి 1 GHz వరకు ఐసోలేషన్ చాలా మంచిదని చూడవచ్చు 30 dB ఐసోలేషన్ కానీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మీరు ఐసోలేషన్ క్షీణిస్తుందని చూడవచ్చు కాబట్టి 5 GHz వద్ద ఐసోలేషన్ 20 dB ఉంటుంది ఈ కెపాసిటెన్స్లను మీరు ఎలా ఎంచుకుంటారో నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 0 7 నుండి 3 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పరిధి కి C1 C2 C3 లు100 pF చెప్తున్నాను దానికి కారణం ఈ కెపాసిటెన్సులు సరిగ్గా కనెక్ట్ చేయబడిన చోటుని మొదట చూద్దాం కాబట్టి ఈ కెపాసిటెన్సులు ఇన్ పుట్ పోర్టుతో పాటు 2 అవుట్ పుట్ పోర్టులతో అనుసంధానించబడి ఉన్నాయి ఆపై ఒక కెపాసిటెన్స్ C4 10 nF ఉంది ప్రాథమికం గా ఈ కెపాసిటెన్స్ రిపుల్స్ లేదా ట్రాన్సియెంట్లను తగ్గించడం కానీ సింగిల్ కెపాసిటెన్స్ను ఉపయోగించటానికి బదులుగా 3 కెపాసిటర్ లను ఉపయోగించాలని నేను ఇప్పటి కీ సలహా ఇస్తాను కాబట్టి అందరూ 3 పారలెల్ కెపాసిటర్ లను ఉపయోగించాలని నేను సిఫార్సు చేస్తున్నాను ఒకటి దాదాపు 1 మైక్రోఫరాడ్ కావచ్చు ఇది రిపుల్స్ ను తగ్గించడానికి ఉపయోగ పడుతుంది రెండవది ఇక్కడ ఇవ్వబడిన 10 nF మరో కెపాసిటర్ 100 pF ఇది ట్రాన్సియెంట్లను తొలగించడానికి దయచేసి ఈ స్విచ్లు ఫార్వర్డ్ బయాస్ మరియు రివర్స్ బయాస్గా ఉండబోతున్నాయని గుర్తుంచుకోండి కాబట్టి 0 నుండి 1 లేదా 1 నుండి 0 వరకు ఒక ట్రాన్సియెంట్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్సియెంట్లను అణచివేయడానికి మీరు ఇక్కడ మరో 100 pF కెపాసిటర్ను ఉంచడం ముఖ్యం ఇప్పుడు ఈ 100 pF కెపాసిటెన్స్ విలువలు ఈ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఎంపిక చేయబడ్డాయి ఎందుకంటే అవి ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ పరిధిలో తక్కువ ఇంపెడెన్స్ను అందిస్తాయి 01 GHz తక్కువ ఫ్రీక్వెన్సీ లో ఆపరేట్ చేయాలనుకుంటే 01 GHz కోసం ఈ కప్లింగ్ కెపాసిటర్లు కనీసం 10 nF లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి మరియు మీరు స్విచ్ను 5 నుండి 6 GHz వద్ద ఆపరేట్ చేయాలనుకుంటే 100 pF ను 47 pF కి కూడా తగ్గించాలి కాబట్టి ఈ ప్రత్యేకమైన అప్లికేషన్స్ ఏమిటో చూద్దాం కాబట్టి SP2T యొక్క అప్లికేషన్స్ ఏమిటో చూద్దాం కాబట్టి ఇది VCO 1 అని చూద్దాం ఇది VCO2 అని చెప్పండి మరియు ఈ సిగ్నల్ ను ఈ ప్రత్యేక డైరెక్షన్ లో పంపించాలనుకుంటున్నాము కాబట్టి దీనిని ఇక్కడ ఇన్పుట్గా మరియు ఇక్కడ అవుట్పుట్గా లేదా ఇక్కడ అవుట్పుట్గా మాత్రమే ఉపయోగించవచ్చని అనుకోకండి దీనిని ఇన్పుట్ 1 గా ఇక్కడ ఇన్పుట్ 2 గా కూడా ఉపయోగించవచ్చు మరియు స్విచ్ స్థానాన్ని బట్టి అవుట్ పుట్ ఇక్కడకు వెళ్ళవచ్చు కాబట్టి ఇది VCO 1 అని అనుకుందాం VCO 0 7 GHz నుండి 1 4 GHz వరకు పనిచేస్తుందని మరియు ఈ VCO 1 4 GHz నుండి 2 8 GHz వరకు పనిచేస్తుంది అని చెప్పనివ్వండి నేను ప్రతి VCO కి 1 2 ఫ్రీక్వెన్సీ నిష్పత్తిని ఉపయోగించాను కాబట్టి మేము ఇక్కడ 0 7 నుండి 1 4 GHz సిగ్నల్ పంపాలనుకున్నప్పుడు ఈ స్థానం లో స్విచ్ కనెక్ట్ చేయాలి మేము 1 4 నుండి 2 8 GHz వరకు సిగ్నల్ పంపాలనుకున్నప్పుడు స్విచ్ ఈ ప్రత్యేక స్థితిలో ఉండాలి ఆ ప్రత్యేక సందర్భం లో ఇన్పుట్ ఈ అవుట్ పుట్ పోర్టుకు వెళుతుంది కాబట్టి ఈ ఇన్పుట్ మరియు అవుట్ పుట్ పోర్టులు పరస్పరం మార్చుకోగలవని గుర్తుంచుకోండిదీనికి కారణం చాలా సులభం డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు కాబట్టి అప్పుడు సిగ్నల్ ఈ దిశలో వెళ్ళవచ్చు లేదా అది ఈ ప్రత్యేక దిశలో వెళ్ళవచ్చు కాబట్టి సంగ్రహం గా చెప్పాలంటే మునుపటి ఉపన్యాసం లో మేము SPST స్విచ్ గురించి మాట్లాడాము దీనిలో మేము వివిధ కాన్ఫిగరేషన్ సిరీస్ కాన్ఫిగరేషన్ షంట్ కాన్ఫిగరేషన్ మరియు సిరీస్ షంట్ సిరీస్ కాన్ఫిగరేషన్ కలయిక గురించి చర్చించాము ఈ రోజు మనం SP2T స్విచ్ గురించి మాట్లాడాము అందులో మేము సిరీస్ SP2T గురించి మాట్లాడాము మేము షంట్ SP2T గురించి మాట్లాడాము మరియు సిరీస్ షంట్ SP2T గురించి కూడా మాట్లాడాము వాస్తవానికి ఇతర రకాల స్విచ్లు కూడా ఉన్నాయి అవి SP4T SP8T వంటి స్విచ్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రాథమికం గా SP4T అక్కడ మీరు 1 ఇన్పుట్ ఇస్తారు మరియు ఆ ఇన్పుట్ ఏ స్విచ్ కనెక్ట్ చేయబడిందో అనే దాన్ని బట్టి 4 వేర్వేరు అవుట్పుట్లకు వెళ్ళవచ్చు అదేవిధంగా SP8T మనకు 1 ఇన్పుట్ మరియు ఆ ఇన్పుట్ ఏ నిర్దిష్ట స్విచ్లకు కనెక్ట్ చేయబడిందో బట్టి 8 వేర్వేరు అవుట్పుట్లకు వెళ్ళవచ్చు కాబట్టి ఇది అవుట్ పుట్ 1 2 3 4 5 6 7 8 కి వెళ్ళవచ్చు మరియు నేను చెప్పినట్లుగా ఇన్పుట్ అవుట్ పుట్ అవుతుంది మరియు అవుట్ పుట్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి మేము 8 ఇన్పుట్లను ఇవ్వగలము మరియు ఈ 8 ఇన్పుట్లలో ఒకటి అవుట్ పుట్ పోర్టుకు వెళ్ళవచ్చు కాబట్టి మేము తరువాతి అంశం గురించి మాట్లాడే టప్పుడు ఈ స్విచ్ల యొక్క మరికొన్ని అప్లికేషన్స్ ను పరిశీలిస్తాము మరియు అది ఫేస్ షిఫ్టర్ ఇప్పుడు ఈ స్విచ్లు ఉపయోగించబడే మైక్రో వేవ్ ఫేజ్ షిఫ్టర్ల గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి ఫేజ్ షిఫ్టర్లు అంటే ఏమిటి కాబట్టి ఈ 2 పోర్ట్ పరికరం ఒక ఫేజ్ షిఫ్టర్ వలె పనిచేయగలదు మనంఇన్పుట్ ఓల్టేజ్ V1 ను ఇక్కడ ఇస్తున్నాము మరియు అవుట్ పుట్ ఓల్టేజ్ V2 విలువ V1 యాంగిల్ φ కనుక ఇది ఏమీ ఉండదు కానీ ఫేస్ షిఫ్ట్ φ అవుతుంది అయినప్పటి కీ అది రియలైజ్ చేసిన విధానం ప్రకారం ట్రాన్స్మిషన్ ఫేస్ యాంగిల్ ని మారుస్తుంది కాబట్టి రెండు ట్రాన్స్మిషన్ ఫేస్ ల మధ్య వ్యత్యాసం అంటే 1 దశలో మనకు V1∠φ1 మరియు రెండవ దశలో V1∠φ2 ఉంటేచెప్పండి ఫేస్ డిఫరెన్స్ Δφ φ2 φ1 అవుతుంది ఇప్పుడు ఈ ఫేస్ షిఫ్టర్లు దాని ఇన్సర్షన్ లాస్ తో నిర్వచించబడ్డాయి కానీ 20log S21 ఇక్కడ ఇది పోర్ట్ 1 మరియు ఇది పోర్ట్ 2 ఇప్పుడు రెండు రకాల ఫేజ్ షిఫ్టర్లు ఉన్నాయి ఒకటి అనలాగ్ టైప్ మరొకటి డిజిటల్ టైప్ కాబట్టి అనలాగ్ ఫేస్ షిఫ్టర్లు సాధారణం గా ఓల్టేజ్ నియంత్రణ లో ఉంటాయి మరియు వీటిని వ్యారక్టర్ డయోడ్ ఉపయోగించి రియలైజ్ చేయవచ్చు మేము వ్యారక్టర్ డయోడ్ కోసం రివర్స్ బయాస్ ఓల్టేజ్ను మార్చినట్లయితే కెపాసిటెన్స్ మారుతుంది కెపాసిటెన్స్ మార్పులు వాస్తవానికి ఫేస్ యాంగిల్ మార్పులు అని అర్ధం ఇప్పుడు ఈ అనలాగ్ ఫేస్ షిఫ్టర్లు సాధారణంగా నాన్ లీనియర్ గా ఉంటాయి దానికి కారణం మేము రివర్స్ బయాస్ ఓల్టేజ్ను మార్చినప్పుడు వ్యారక్టర్ డయోడ్ యొక్క కెపాసిటెన్స్ నాన్ లీనియర్ పద్ధతి లో మారుతుంది ఇప్పుడు డిజిటల్ ఫేస్ షిఫ్టర్ల గురించి మాట్లాడుదాం కాబట్టి ప్రాథమికం గా డిజిటల్ ఫేస్ షిఫ్టర్లు 2 స్టేట్స్ స్విచ్లచే నియంత్రించబడుతుంది ఇది ఆన్ స్విచ్ లేదా ఆఫ్ స్విచ్ కావచ్చు కాబట్టి డిజిటల్ ఫేజ్ షిఫ్టర్లు నాయిస్ కి ఎక్కువ ప్రభావితం అవుతాయి దీనికి కారణం లాజిక్ 0 మరియు 1 పరంగా నిర్వచించబడినది కాబట్టి 0 వోల్ట్ మరియు 5 వోల్ట్ ద్వారా నిర్వచించబడిన టిటిఎల్ యొక్క కాన్ఫిగరేషన్ ఉదాహరణ ను తీసుకుందాం ఏదేమైనా 0 అనేది 0 నుండి 1 5 V కి నిర్వచించబడింది లేదా 0 నుండి 2 V కావచ్చు అయితే లాజిక్ 1 ను 3 నుండి 3 5 V నుండి 5 V వరకు నిర్వచించవచ్చు కాబట్టి నాయిస్ 0 నుండి 1 V మధ్య ఉంటే లేదా 1 5V అని చెప్పండి అప్పుడు అది ఇప్పటి కీ లాజిక్ 0 గా పరిగణించబడుతుంది మరియు ఇన్పుట్ ఓల్టేజ్ 3 నుండి 5 మధ్య ఉంటే మరియు నాయిస్ సూపర్ రైడింగ్ అయితే అది ఇప్పటి కీ లాజిక్ 1 గా నిర్వచించబడుతుంది అయితే 1 5 నుండి 2 V లేదా 3 నుండి 3 5 V మధ్య పరిధి నుండి నాయిస్ మార్జిన్గా నిర్వచించబడింది కాబట్టి ఈ డిజిటల్ ఫేస్ షిఫ్టర్లను PIN డయోడ్ లు లేదా మెస్ఫెట్ ఉపయోగించి రియలైజ్ చేయవచ్చు కాబట్టి సాధారణం గా డిజిటల్ ఫేస్ షిఫ్టర్ n బిట్ ఫేస్ షిఫ్టర్ కావచ్చు ఇక్కడ అతిపెద్ద 1800 బిట్ గురించేఅత్యల్ప 36002n బిట్ ఉంటుంది మరియు ప్రతి స్టెప్ 3602nఉంటుంది 6 బిట్ ఫేజ్ షిఫ్టర్ యొక్క ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఈ నిర్దిష్ట పోర్టులో ఉందని మీరు చూడవచ్చు ఈ నిర్దిష్ట పోర్ట్ వద్ద అవుట్ పుట్ ఉంది ఈ మధ్య అనేక ఫేస్ షిఫ్టర్లు ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి 1 2 3 4 5 6 ఉన్నట్లు మనం చూడవచ్చు కాబట్టి 6 బ్లాక్లు ఉన్నాయి అందుకే దీనిని 6 బిట్ ఫేజ్ షిఫ్టర్ అని పిలుస్తారు మరియు ఈ సంఖ్యలను ఇక్కడ ఉపయోగించడం ద్వారా పొందవచ్చు కాబట్టి n 1 ఉన్నప్పుడు 3602 1800 18002 900 9002 450 4502 22 50 22 250 11 2502 5 6250 కాబట్టి ఇప్పుడు ఈ 6 బిట్ ఫేజ్ షిఫ్టర్ ఈ పారలెల్ 6 లైన్స్ ద్వారా నియంత్రించబడుతుంది అని చెప్పండి సరే ఇప్పుడు ఈ ఫేస్ షిఫ్టర్లు సిరీస్ ఫేస్ షిఫ్టర్ రూపం లో కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ పారలెల్ ఫేస్ షిఫ్టర్ను చూద్దాం కాబట్టి ఈ బిట్ ఇవన్నీ 0 అని అనుకుందాం ఆ ప్రత్యేక సందర్భం లో ఏమి జరుగుతుంది ఇన్పుట్ 5 6250ఫేస్ డిలే తో ఉంటుంది ఈ బిట్ 1 అని అనుకుందాం మరియు ఇవన్నీ 0 అయితే అవుట్ పుట్ 1800 ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉంటుంది ఇది 1 మరియు ఇది 1 మరియు ఇది 1 అయితే మొత్తం ఫేస్ షిఫ్ట్ 1800 900 2700 2700 450 3150 అని అనుకుందాం కాబట్టి మీరు ఫేజ్ షిఫ్ట్ ను ఎలా మార్చగలరు కాబట్టి ఇప్పుడు ఈ ఫేస్ షిఫ్టర్ యొక్క అప్లికేషన్ ఏమిటి కాబట్టి ఈ ఫేస్ షిఫ్టర్ చాలా విస్తృతం గా ఉపయోగించబడే ఒక అప్లికేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను కాబట్టి మేము తరువాత కవర్ చేయబోయే యాంటెన్నాల గురించి ఇంకా చర్చించలేదు కాని ప్రస్తుతం మనం కాన్సెప్ట్ భాగాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు 8 వేర్వేరు యాంటెనాలు ఉన్నాయి వీటిని ఇక్కడ ఈ గుర్తు ద్వారా సూచిస్తారు కాబట్టి 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఇక్కడ మనకు సిగ్నల్ ఉందని చెప్పండి ఇది విస్తరించబడింది మరియు ఈ సిగ్నల్ రెండు విధాలుగా విభజించబడింది మేము ఇప్పటి కే టూ వే పవర్ డివైడర్ గురించి తరువాత మరో టూ వే పవర్ డివైడర్ గురించి మరో టూ వే పవర్ డివైడర్ గురించి మాట్లాడాము కాబట్టి ఈ మొత్తం కలయిక ఏమీ కాదు కానీ 8 వే పవర్ డివైడర్ అని మీరు చూడవచ్చు మరియు తరువాత మనకు 8 ఫేజ్ షిఫ్టర్లు ఇక్కడ కనెక్ట్ చేయబడ్డాయి మరియు ఈ ఫేజ్ షిఫ్టర్లు 8 వేర్వేరు యాంటెన్నాలకు అనుసంధానించబడి ఉన్నాయి ఇప్పుడు ఈ ఫేజ్ షిఫ్టర్లు అన్నీ ఒకే విలువ లో ఉన్నప్పుడు ఆ ప్రత్యేక సందర్భం లో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఆంప్లిట్యూడ్ మరియు ఒకే ఫేజ్ తో ఇవ్వబడతాయి అప్పుడు రేడియేషన్ బ్రాడ్ సైడ్ దిశలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఫేజ్ లను మార్చుకుంటాము మరియు సాధారణం గా చెప్పాలంటే ఫేజ్ లు దశల్లో మార్చబడతాయి కాబట్టి ఇది 0 అని చెప్పనివ్వండి అప్పుడు ఇది Δ ఇది 2Δ 3Δ 4Δ 5Δ 6Δ 7Δ అవుతుంది కాబట్టి మీరు ఫేజ్ షిఫ్ట్ గురించి చెప్పనివ్వండి కాబట్టి ఇది 00అని చెప్పండి అప్పుడు దీనిని 100 తరువాత 20 30 40 50 60 70 అని చెప్పవచ్చు ఆ ప్రత్యేక సందర్భం లో మనం ఇప్పుడు 10 వ దశకు బదులుగా దశలను పెంచుకుంటే బీమ్ ఇలా మారుతుంది మనం ఫేజ్ లను 20 డిగ్రీల దశలలో పెంచుతామని చెప్పండి అప్పుడు బీమ్ ఇక్కడ ఇలా మారుతుంది అదేవిధంగా మేము ఫేజ్ విలువలను నుండి కు మార్చినట్లయితే అప్పుడు బీమ్ ఇతర దిశలో మారుతుంది కాబట్టి మేము ఈ దిశ నుండి ఈ ప్రత్యేక దిశకు బీమ్ ను స్కాన్ చేయవచ్చు వాస్తవానికి ఈ ప్రత్యేక సందర్భం లో యాంటెన్నా అస్సలు కదలదు కానీ మారుతున్నది యాంటెన్నాల వెనుక ఫేజ్ లు మాత్రమే కాబట్టి ఈ ఎలిమెంట్స్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ ని మార్చడం ద్వారా మనం ఈ ప్రత్యేక దిశలో బీమ్ ను స్కాన్ చేయవచ్చు వాస్తవానికి ప్లానార్ ఫేజ్ అర్రే యాంటెన్నాను ఉపయోగించగల లినియర్ అర్రే కి ఇది ఒక ఉదాహరణ ఆ ప్రత్యేక సందర్భం లో ఈ దిశలో మరియు ఈ ప్రత్యేక దిశలో బీమ్ ను స్కాన్ చేయవచ్చు కాబట్టి నేటి అధ్యాయాన్ని ఇక్కడ ముగించాము కాబట్టి ఫేజ్ షిఫ్టర్ భావనకు మేము మిమ్మల్ని పరిచయం చేస్తున్నాము మేము అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ గురించి మాట్లాడాము మేము డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ గురించి మాట్లాడాము మరియు తరువాత ఫేజ్ అర్రే యాంటెన్నా గురించి మాట్లాడాము తదుపరి అధ్యాయం లో ఈ అనలాగ్ మరియు డిజిటల్ ఫేస్ షిఫ్టర్లను ఎలా డిజైన్ చేయాలో చూద్దాం చాలా ధన్యవాదాలు